రికర్సివ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ సీక్వెన్స్ అలైన్మెంట్ మేము అల్గోరిథం A ను చూస్తున్నాము ఇది స్టేట్ ఆఫ్ స్పేస్ లో ఆప్టిమల్ పరిష్కారాల ను కనుగొనడానికి బాగా ఉపయోగం లో ఉన్న అల్గోరిథం ఈ కదలికలో మేము స్పేస్ సేవింగ్ చేసే A యొక్క వైవిధ్యాలను చూడటానికి ప్రయత్నిస్తున్నాము నేను అల్గోరిథం ప్రారంభించే ముందు ఒక చిన్న సమస్యను అడగండి లేదా ఒక చిన్న సమస్యను తెలియజేయండి మీరు నగరం లో వున్నారు అనుకొండి మరియు కొన్ని నగరాలు వంటి సెట్ గా ఉన్నాయి ఇది ఇలాంటి గ్రిడ్ మరియు మీరు ఈ చివరి నగరానికి రావాలి ఈ నగరాలు 0 1 2 నుండి m వరకు మరియు 0 1 2 నుండి n వరకు లెక్కించబడ్డాయి ఇది ఒక ఎంబిడెడ్ m గ్రిడ్ మరియు దీని ద్వారా ఈ దిశలో m ఎడ్జ్ లుమరియు ఈ దిశలో n ఎడ్జ్ లు అని అర్థం m 1 నగరాలు అడ్డంగా మరియు n 1 నగరాలు నిలువుగా ఉన్నాయి ఇది పూర్తి గ్రిడ్ నేను పూర్తి గ్రిడ్ డ్రా చేయలేదు నేను ఈ నగరం 0 0 నుండి నగరానికి m n వెళ్లాలనుకుంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి అనే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేది ప్రశ్న మరియు మీరు కుడి లేదా దిగువకు మాత్రమే ప్రయాణించగలరని మేము ఊహిస్తున్నాము ఇది డైరెక్ట్ గ్రాఫ్ మీరు కుడి లేదా దిగువకు మాత్రమే తరలించవచ్చు కానీ ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది ప్రశ్న mn మీ వద్ద ఉన్నాయి ఈ రెండు పారామీటర్స్ m మరియు n లను ఉపయోగించండి మీకు ఇక్కడ m ఎడ్జ్ లు మరియు ఈ దిశలో n ఎడ్జ్ లు ఉన్నాయి ఇక్కడ ఒకే నగరం ఉంటే ఒకే మార్గం ఉంటుంది నాలుగు నగరాలు ఉంటే రెండు మార్గాలు ఉన్నాయని మీరు చూడవచ్చు నగరాల సంఖ్య పెరిగే కొద్దీ దారుల సంఖ్య బాగా పెరుగుతుంది ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా విద్యార్థి x y c x x y స్టూడెంట్ Cx నా ఉద్దేశ్యం ఏమిటంటే మొత్తం ఒక డైరెక్షన్ ఫిక్సయితే ఇతర డైరెక్షన్ ఫిక్స్ చేయగలిగినట్లుగా మనం వెళ్ళవచ్చు మిగిలి ఉన్న పరిమిత సంఖ్యలకు ఒక దిశను ఫిక్సింగ్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న అన్ని మార్గాల నుండి అనుకుందాం సరే మీరు దీనిని కుడి దిశ కదలికల క్రమం అని అనుకోవచ్చు మేము ఎల్లప్పుడూ m కుడి కదలికలు చేయాలి మరియు మీరు n డౌన్ మూవ్లు పెట్టాలి Soumya విద్యార్థి mn m ద్వారా భాగించండి అది సరైన సమాధానం మీరు m కుడి కదలికలు చేయవలసి ఉందని మరియు ఆ m కుడి కదలికల వెంట ఎక్కడో మీరు ఆ n డౌన్ మూవ్లు మరియు మేము చేయగలిగే అనేక మార్గాలు పెట్టాలని చెప్పడం గురించి మీరు ఆలోచించవచ్చు ఇది తప్పనిసరిగా దీని ద్వారా ఇవ్వబడుతుంది నేను ఈ సమస్యకు తిరిగి వస్తాను నేను ఈ సమస్య యొక్క సంక్లిష్టతను పెంచనివ్వండి నేను డైయగ్నల్ మూవ్స్ కూడా అనుమతించి నట్లయితే ఇప్పుడు అది కొంచెం కష్టం దీనికి ఒక చక్కటి క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ లేదు ఇది అనేక విషయాల సారాంశం కానీ నేను దాని గురించి ఆలోచించాలను కుంటున్నాను మీరు ఈ కొత్త సమస్య గురించి ఈ క్రింది విధంగా ఆలోచించవచ్చు ఒక డైయగ్నల్ మూవ్స్ ఒక సమాంతర కదలిక మరియు ఒక నిలువు కదలికను భర్తీ చేస్తుంది మీరు చేస్తున్న mn హారిజాంటల్ మూవ్ మరియు వర్టికల్ మూవ్స్ నుండి ఏది చిన్నది అయితే దాన్ని m లేదా n మీరు ఐచ్ఛికంగా అనేక డైయగ్నల్ మూవ్స్ తో భర్తీ చేయవచ్చు మీరు చేయవలసిన అవసరం లేదు కానీ మీరు దానిని అనేక డైయగ్నల్ మూవ్స్ తో భర్తీ చేయవచ్చు అనేక హారిజాంటల్ మరియు వర్టికల్ మూవ్స్ తక్కువగా ఉంటాయి మరియు డైయగ్నల్ మూవ్స్ ఎక్కువ అవుతాయి దీన్ని విశ్లేషించడం కొంచెం కష్టం కానీ ఇది మంచి అభ్యాసం ఇది ఆ నోడ్లను చూస్తుంది మరియు అక్కడ నుండి కనీస f విలువను పరిష్కరిస్తుంది మరియు తప్పనిసరిగా అంత మొత్తంలో బౌండరీ నిను విస్తరిస్తుంది మరియు అది తప్పనిసరిగా గోల్ నోడ్ను కనుగొనే వరకు అది చేస్తూనే ఉంటుంది కాబట్టి మేము ఈ అల్గోరిథం యొక్క లక్షణాలను చర్చించటం ప్రారంభించామని నేను అనుకుంటున్నాను కాని మనం తిరిగి చూద్దాం కాబట్టి నేను మీకు చెప్పమని అడుగుతాను IDA అల్గోరిథం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇది రిచర్డ్ కోర్ఫ్ 1980 చేత ఏర్పడింది నాకు ఖచ్చితమైన తేదీ గుర్తులేదు కాబట్టి ఈ అల్గోరిథం గురించి ఏది మంచిది మరియు ఈ అల్గోరిథం గురించి ఏది మంచిది కాదు మనం అడగదలిచిన మొదటి ప్రశ్న ఏమిటంటే ఇది ఒక A కి ప్రత్యామ్నాయంగా మనుగడ సాగిస్తుందా అంటే అది హామీ ఇస్తుంది మరియు సరైన మార్గం లేదా మీ వాదన ఏమిటి విద్యార్థి ఎందుకు మీరు ఎలా చెప్పగలరు విద్యార్థి నేను దాని యొక్క ఒక నిర్దిష్ట విలువ వద్ద ఆప్టిమల్ పాత్ ని చేయకపోతే నేను ఏమి చేస్తున్నానంటే దాని కంటే ఎక్కువ f విలువతో నోడ్ను నేను కనుగొన్నాను నేను ఇకపై కోల్పోను కాబట్టి కదలిక యొక్క విలువ ఇది నేను కనుగొనే లక్ష్యం ఇది మనకు సంతృప్తి కలిగించే ఒక ప్రమాణం ఇది ఆప్టిమల్ పాత్ ని కనుగొంటుంది ఇది ఒక A కంటే ఎందుకు మంచిది మీరు ఒక A ను దానిని ఎందుకు ఇష్టపడతారు లేదా ఎప్పుడు ఒక A కు ప్రాధాన్యత ఇస్తారు విద్యార్థి ఓపెన్ లేస్ చాలా పెద్దది గా ఉండదు వాస్తవానికి ఓపెన్ లేస్ చాలా పెద్దది గా ఉండదు ఇది సులువుగా వెళుతుంది మరియు ముఖ్యంగా మీరు సమస్యను చూస్తున్నట్లయితే దీనిలో సెర్చ్ స్పేస్ చాలా పెద్దది మీరు సెర్చ్ స్పేస్ లో సెకనుకు లక్ష నోడ్ల ఉత్పత్తి చేస్తుంటే దాన్ని మీరు ఊహించవచ్చు అప్పుడు నేను ఎంత త్వరగా నింపగలదు ప్రతి నోడ్ ఒక స్థితికి ప్రాతినిధ్యం అని మీరు గుర్తుంచుకుంటారు అంటే మీరు స్థితి గురించి వివరించినది అక్కడే ఉంటుంది ఆపై మీరు మూవ్ జెన్ ఫంక్షన్ను వర్తింపజేసారు మీరు ఆ విషయాలన్నింటినీ ఒక రకమైన డేటా స్ట్రక్చర్లో ఉంచినట్లయితే మీరు క్రొత్త స్థితిని సృష్టిస్తారు IDA యొక్క ప్రయోజనాలు ఏమిటంటే దీనికి తక్కువ స్పేస్ కావాలి ఈ రోజు మనం దీని గురించి చూద్దాం స్పేస్ సేవింగ్ అల్గోరిథమ్స్ మనం ఎలా చూడగలం ఇందులో మీరు ఆలోచించగల ప్రతికూలత ఏమిటి విద్యార్థి సమయ సంక్లిష్టతలు మంచి పాస్ చెప్పడం ద్వారా మీరు ఏమి అర్థం చేసుకోలేరు మేము ఇప్పటికే వాదించారు మరియు అది మీకు సరైన పరిష్కారాన్ని ఇస్తుందని మేము హామీ ఇస్తున్నాను కాబట్టి అది మనకు తప్పనిసరిగా కావాలి సమయం సంక్లిష్టత DFID విషయంలో సంక్లిష్టత వంటిది కానీ DFID కాకుండా DFID లో కాకుండా ప్రతి అంచుకు కాస్ట్ ఏకరీతిగా ఉంటుంది మేము అనుకుంటాం దీని అర్థం మీరు డెప్త్ గా వెళ్ళేటప్పుడు నోడ్ల సంఖ్య తదుపరి పొర విపరీతంగా పెరుగుతోంది లేదా అది బ్రాంచింగ్ ఫ్యాక్టర్ b ద్వారా గుణించబడుతుంది అందువల్ల మేము డెప్త్ ను ఒక్కొక్కటిగా పెంచిన ప్రతిసారీ మీరు మరెన్నో కొత్త నోడ్లను ఎదుర్కొన్నారు ఎక్కువ మీరు నోడ్లను అప్పుడు మీరు ఇప్పటివరకు చూసిన పాత నోడ్లను చూశారు దురదృష్టవశాత్తు ఆలోచనల కోసం అలా జరగదు ఎందుకంటే ఇప్పుడు మనకు అంచు కారణం ఉంది మరియు మేము చర్చించేటప్పుడు మేము తర్వాత అతి తక్కువ ఎఫ్ విలువకు మాత్రమే కట్టుబడి ఉంటాం అనగా ఇది వాస్తవానికి కలుస్తుంది ముందు ఇది గణనీయమైన సంఖ్యలో సెర్చ్ లు చేయగలదు దీనికి అందువల్ల చివరి తరగతి చివరిలో చివరి తరగతి మేము గమనించాము చివరి విలువ వరకు పెంచే బదులు మీరు దీన్ని కొంత మొత్తంలో పెంచుతారు మేము డెల్టాను మొత్తంగా నిర్ణయించాము ఇది ఆప్టిమా లిటీని కోల్పోవడం లేదా తప్పనిసరిగా బేర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు విలువ డెల్టా ద్వారా మరింత పెరిగితే ఇది డెల్టా తదుపరిసారి శోధించినప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక నోడ్ కనుగొనవచ్చు ఇది గోల్ నోడ్ కాబట్టి నేను ఒకే గోల్ నోడ్ను మాత్రమే గీసాను కానీ ఆచరణలో సెర్చ్ సమస్యలు తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ గోల్ నోడ్లను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఒక నగరంలో ఒక చైనీస్ రెస్టారెంట్ కోసం చూస్తున్నట్లయితే అవి చాలా చైనీస్ రెస్టారెంట్లు కావచ్చు మీరు కొన్ని థియేటర్లలో చూపించే ఒక నిర్దిష్ట చిత్రం కోసం చూస్తున్నట్లయితే మీకు తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాలు ఉండవచ్చు మీ సెర్చ్ అల్గోరిథం కనుగొన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇది ఇక్కడ గోల్ నోడ్ను కనుగొనవచ్చు ఇక్కడ గోల్ నోడ్కు విరుద్ధంగా ఇది మనకు ఉన్న మునుపటి బంధానికి దగ్గరగా ఉంటుంది కానీ ఇది మునుపటి వాటికి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇది మా డెల్టా యొక్క లోపం కలిగి ఉంది కాబట్టి మీరు డెల్టా యొక్క లోపాన్ని తట్టుకోడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మీరు ఈ డెల్టాను పెంచవచ్చు మరియు మీరు తప్పనిసరిగా సహించటానికి ఎంత సిద్ధంగా ఉన్నారో నియంత్రించవచ్చు కాబట్టి ఆలోచనలతో ఉన్న ఒక సమస్య ఏమిటంటే ఇది చాలా ఎక్కువ పునరావృత్తులు చేయగలదు IDA తో ఉన్న మరొక సమస్య ఏమిటంటే మీరు దానిని పిలువాలనుకుంటే అది మా సన్యాసి భావాన్ని తీర్చదు అంటే దానికి దిశ యొక్క భావం లేదు మేము లైన్ సెర్చ్ అల్గోరిథం తో సెర్చ్ ను ప్రారంభించాము మరియు తరువాత చెప్పండి అప్పుడు మేము లక్ష్యం వైపు సెర్చ్ కు మార్గనిర్దేశం చేయడానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్లను పరిచయం చేస్తున్నామని చెప్పాము ఈ బౌండరీ నిను ఇక్కడ నిర్వచించడంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్ పోషిస్తున్న ఏకైక పాత్ర వాస్తవానికి మీరు చూడగలిగిన బౌండరీ ని చూడండి సమయం 1205 వైపు ఇది లక్ష్యం వైపు ఉంటుంది దాని ద్వారా అది తప్పనిసరిగా చేస్తుంది మనం చూడాలనుకుంటున్న తదుపరి అల్గోరిథం దీనిని రిచర్డ్ కోర్ఫ్ కూడా రికర్సివ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అని పిలుస్తారు దీనిని RBFS అని పిలుస్తారు IDA నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది మరియు ఎటువంటి సందేహం లేదు కోర్ఫ్ అల్గోరిథం ను రూపొందిస్తారు ఎందుకంటే అతను IDA యొక్క లోపాలను చూశాడు అంటే ఇది చాలా పునరావృత్తులు చేస్తోంది ప్రత్యేకించి మీరు దగ్గరి జాబితాను నిర్వహించకపోతే మరియు మీరు అనుమతించి నట్లయితే DFS ఏదో ఒక కోణంలో అడవిని నడపడం మంచి ఆలోచన లేదా చెడు ఆలోచన DFID లేదా IDS దగ్గరి జాబితాను నిర్వహించకుండా అని చెప్పండి అది లభించడంతో ప్రశ్న మూసివేయబడిన వాటిలో ఒకటి అందువల్ల మనకు అనంతమైన లూప్కు వెళ్ళకుండా ఆగిపోతుంది మీకు ఉదాహరణకు ఉంటే దీని తరువాత శోధించండి ఇది నేను మీకు దర్శకత్వం వహించిన గ్రాఫ్ అని చెప్పాను కానీ ఇది దర్శకత్వం వహించిన గ్రాఫ్ కాకపోతే మీరు తప్పనిసరిగా లూప్లోకి వెళ్లి ఉండవచ్చు మరియు క్లోజ్ అటువంటి అవకాశాన్ని నివారించడానికి మాకు అనుమతిస్తుంది కానీ మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మూలం నుండి దూరం వరకు మేము హద్దులతో పని చేస్తున్నాము నేను మూసివేయకుండా పని చేయవచ్చా మరో మాటలో చెప్పాలంటే మీరు DFID అల్గోరిథంకు తిరిగి వెళితే ఇది ప్రాథమికంగా IDA యొక్క సరళమైన సంస్కరణ దానికి అంచు కారణం లేని DFID పని చేస్తుంది నేను చేయకపోతే నేను దగ్గరి జాబితా లేకుండా DFS ను అమలు చేస్తే మీ కోసం చిన్న టాపిక్ ప్రయోగాలు చేయమని నేను వదిలివేస్తాను ఈ అల్గోరిథం RBFS ను మరచిపోదాం RBFS ఏమిటంటే ఇది IDA వలె సరళ జ్ఞాపకశక్తిని నిర్వహిస్తుంది కానీ అది చేయదు కాబట్టి నేను ఏమి చేస్తున్నానో IDA అది బ్లైండ్ సెర్చ్ చేస్తోంది లక్ష్యం ఎక్కడ ఉన్నా అది ఒక దిశలో బ్యాక్ ట్రాక్ వేరే దాన్ని ప్రయత్నించండి బ్యాక్ ట్రాక్ ఇంకేదో ప్రయత్నించండి కాబట్టి ఇది ప్రాథమికంగా దిశ యొక్క భావం లేని స్పేస్ యొక్క మొదటి మొదటి ప్రయాణం ఇప్పుడు RBFS ఏమి చేయగలదో ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నిద్దాం మేము ఈ నోడ్ ప్రారంభంతో ప్రారంభిద్దాం మరియు మనకు ఈ నలుగురు పిల్లలు ఉన్నారని మరియు వాదన కొరకు వారి హ్యూరిస్టిక్ విలువలు ఇది 40 మరియు 70 మరియు 71 అని చెప్పండి ప్రారంభంలో పునరావృత ఉత్తమమైనది సెర్చ్ ఉత్తమమైన మొదటి సెర్చ్ వలె ప్రవర్తిస్తుంది ఇది అతి తక్కువ ఎఫ్ విలువతో దాన్ని పరిష్కరిస్తుంది మరియు విస్తరిస్తుంది అంటే ఈ ఉదాహరణలో ఇది తెలుసు కానీ అది కూడా ఏమిటంటే ఇది ఓపెన్ జాబితాలో ఉన్న తదుపరి బెస్ట్ నోడ్ కు పాయింటర్ను ఉంచుతుంది కాబట్టి ఈ ఉదాహరణ లో ఇది ఎక్స్ప్రెస్ నోడ్ మరియు అది సెర్చ్ ను తప్పనిసరిగా చేస్తుంది ఇది రెండవ బెస్ట్ నోడ్ మరియు అది నోడ్ చూడండి సమయం 1606 ఇది దీనిని ఉత్పత్తి చేస్తుందని చెప్పండి మరియు మోనోటోన్ ప్రమాణాలు మేము చెప్పిన స్థిరమైన పరిస్థితులు అని మీరు గుర్తుంచుకుంటే సాధారణంగా మీరు హ్యూరిస్టిక్ విలువలు మరింత ఖచ్చితమైనవి అవుతాయని మీరు ఆశిస్తారు మీరు లక్ష్యానికి దగ్గరగా వెళుతున్నప్పుడు మరియు మోనోటోన్ ప్రమాణాల పర్యవసానంగా మీరు ముందుకు వెళ్ళేటప్పుడు f విలువలు పెరుగుతాయి మీరు తప్పనిసరిగా లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు అతను సాధారణంగా సెర్చ్ స్పేస్ లో f విలువలు పెరుగుతాయని ఆశిస్తాడు ఇది స్థిరంగా ఉంటుంది ఇది 45 అయ్యింది ఇది 50 అవుతుంది మరియు ఇది వాదనల కొరకు 61 అవుతుంది RBFS ఏమి చేస్తుంది ఇది మొదట ఈ పాయింటర్ను ఇక్కడ నుండి తీసివేసి దీనికి ఉంచండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఇది బెస్ట్ నోడ్ మరియు ఇది ఓపెన్ జాబితాలో తదుపరి బెస్ట్ నోడ్ మరియు ఇది తప్పనిసరిగా తదుపరి బెస్ట్ నోడ్ లకు పాయింటర్ను ఉంచుతుంది అప్పుడు ఇది ఇలా జరుగుతుంది మరియు ఇది ఏమి జరుగుతుందో చెప్పండి ఇది 48 అవుతుంది మరియు ఇది 70 వాదనలు 60 కి మాత్రమే అవుతుంది అప్పుడు ఇది దీనిని విస్తరిస్తుంది మిగిలి ఉంది 48 మనం చెప్పండి మరియు కేవలం వాదన కోసమే అన్నీ 70 మరియు ఇది విస్తరిస్తుంది ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఎవరికి మార్గదర్శకంగా ఉపయోగిస్తుందో సెర్చ్ స్పేస్ లోకి ప్రవేశిస్తుంది మనం కొంత పాయింట్ చెప్పండి ఈ నోడ్లు చూడటం ప్రారంభిస్తాయి మరియు ఆ నోడ్ కంటే కొంచెం చెత్తగా ఉంటాయి ఇది 55 అవుతుంది ఇది 53 అవుతుంది మరియు ఇది 57 అవుతుంది లేదా అలాంటిదే అవుతుంది ఇప్పటివరకు ఇది ప్రవర్తన మరియు సెర్చ్ ప్రవర్తనకు ఉత్తమమైనది ఒకేలా ఉంటుంది కానీ ఈ సమయంలో ఉత్తమమైన మొదటి సెర్చ్ ఏమి చేయాలో అది ఉంది ఇది ఓపెన్ జాబితా నుండి తదుపరిదిగా ఈ నోడ్ను ఎంచుకుని అక్కడ నుండి చెట్టును అన్వేషించడం ప్రారంభించింది ముఖ్యంగా పునరావృతమయ్యే ఉత్తమ మొదటి సెర్చ్ ఇది ఒక స్థలాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది తద్వారా ఇది ఈ సెర్చ్ ను అన్ని విధాలా వెనక్కి తీసుకుంటుంది అది తప్పనిసరిగా తరువాతి తోబుట్టువులకు వెళ్ళగలదు ఇది ప్రాథమికంగా ఈ నోడ్లన్నింటినీ ఓపెన్ నుండి తొలగిస్తుంది అది నిర్వహిస్తున్న దాన్ని మూసివేయండి ఇది మీకు తెలుసు ఒక దశలో భారత ప్రభుత్వం గురించి చెప్పాలి ఇది రోల్ బ్యాక్ ప్రభుత్వం వారు పెట్రోల్ ధరలను పెంచుతారు మరియు రెండు రోజుల తర్వాత దాన్ని వెనక్కి చెప్పడం లేదా ఏదో ఒకదానికొకటి కానీ ఇది అనుసరించే ఒక నియమాన్ని కలిగి ఉంది మరియు దీనిని బ్యాకప్ నియమం అని పిలుస్తారు ఇది నోడ్ యొక్క f విలువను నిర్ణయిస్తుంది f యొక్క n అందరికీ సమానం దీనిని మనం వేరే విలువ అని పిలుద్దాం f' n విలువ n యొక్క f కి సమానం n ఒక ఆకు అయితే n ఓపెన్లో ఉంది అంటే గరిష్టంగా f' కు సమానం నేను ఈ చిన్న రూపాన్ని ఉపయోగిస్తాను కాని అది ఎఫ్ విలువ లేదా దాని యొక్క ఎఫ్ విలువలలో కనిష్టంగా పిల్లలు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇది నిజంగా ఏమి చేస్తుంది అంటే అది ఈ f' విలువను నిర్వహిస్తుంది కాబట్టి ఈ అన్ని నోడ్లకు 70 70 70 60 57 53 55 f' విలువ f విలువకు సమానం ఎందుకంటే ఇది లీఫ్ నోడ్ కానీ నేను వెనక్కి తిరిగినప్పుడు విలువలను బ్యాకప్ చేయడానికి ఇది బ్యాకప్ నియమాన్ని వర్తిస్తుంది ఉదాహరణకు ఈ మూడు నోడ్ల నుండి ఇది ఇక్కడ 53 విలువను బ్యాకప్ చేస్తుంది దానిని వివరించడానికి వేరే సుద్దను ఉపయోగిద్దాం ఇది ఈ విలువ 53 ని ఈ నోడ్కు బ్యాకప్ చేస్తుంది ఇప్పుడు ఇది 53 అవుతుంది మరియు అక్కడ ఇది తప్పనిసరిగా ప్రతిదీ తొలగిస్తుంది కాబట్టి ఇది 53 70 70 మళ్ళీ ఇక్కడ 53 బ్యాకప్ చేస్తుంది ఇది 53 70 60 ఇది ఇక్కడ ఈ విషయాన్ని బ్యాకప్ చేస్తుంది దీనిని 53 గా మారుస్తుంది ఇది బ్యాకప్ చేసిన విలువ మరియు తరువాత ఈ దిశలో సీట్లకు మారుతుంది అది 53 కి విలువను నిర్ణయించిన తర్వాత మీరు ఆ సమయంలో సెర్చ్ యొక్క స్నాప్ షాట్ను చూస్తే ఈ నోడ్లు అన్నీ లేవు ఇవన్నీ తొలగించబడ్డాయి చెట్టులో ఎక్కువ భాగం మాత్రమే మిగిలి ఉంది మరియు ఇది తెరిచి ఉంది ఇది 53 యొక్క క్రొత్త విలువతో తెరవడానికి తిరిగి ఉంచబడింది ఇది 50 ఇది 61 ఇది 70 ఇది ప్రాథమికంగా సహజంగానే ఆ దిశగా వెళుతోంది కాబట్టి ఏ సమయంలోనైనా రికర్సివ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ సెర్చ్ ట్రీ క్రింద మార్గాలను మాత్రమే నిర్వహిస్తుందని మీరు చూడవచ్చు అంటే ఇది స్పేస్ అవసరం సరళంగా ఉంటుంది ఎందుకంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ కూడా చేస్తుంది ఇంకా ఇది మొదట ఉత్తమమైనది అనే అర్థంలో ఇది ఒక A అల్గోరిథం యొక్క ప్రవర్తనను అనుకరిస్తుంది ఇది ఎల్లప్పుడూ ఉత్తమంగా కనిపించే మార్గంలో వెళుతుంది ఇది మార్గంలో ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ ద్వారా ఈ నోడ్ యొక్క విలువను సవరించింది హ్యూరిస్టిక్ విలువ 45 గా ఉంది కానీ ఈ సెర్చ్ పూర్తయిన తర్వాత అది 45 కాదని అది 53 అని తెలుసుకుంటుంది ఇది 53 యొక్క బహిరంగ విలువకు వదిలివేస్తుంది మరియు తప్పనిసరిగా ఈ మార్గంలోకి వెళుతుంది ఇది ఇప్పుడు ఈ చైల్డ్ లను ఉత్పత్తి చేస్తుంది మరియు అవి ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది 50 ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా తదుపరి బెస్ట్ నోడ్ అవుతుంది నేను ఈ మార్గంలోకి వెళితే ఈ మార్గంలో 53 కన్నా మంచి నోడ్ లేదు అది ఇక్కడ నుండి వెనక్కి వెళ్లి మళ్ళీ ఈ మార్గంలోకి వెళ్తుంది ఇదే విధమైన సమస్యను మీరు గ్రహించవచ్చు ఇది చాలా సమయం చేయవచ్చు ఇది ఈ మార్గంలోకి వెళ్ళవచ్చు ఇది ఈ మార్గంలోకి వెళ్ళవచ్చు ఇది ఇక్కడకు తిరిగి రావచ్చు చివరికి ఇది పూర్తి కావచ్చు మరియు ఇది ఈ మార్గంలోకి వెళ్ళవచ్చు ఆపై బహుశా ఇది నాసిరకం గా మారుతుంది మరియు అది ఈ క్రింది మార్గంలోకి వెళ్తుంది కాబట్టి RBFS అది వ్యతిరేకించే ప్రమాదం ఉంది మనం దీనిని విసిరికొట్టడం అనవచ్చు ఇది RBFS తో ప్రమాదం మీరు ఇలా కొట్టవచ్చని చదివారు కాబట్టి మేము కొండపైకి ఎక్కడం చూసేటప్పుడు విసిరికొట్టడం గురించి చర్చించామో లేదో నాకు గుర్తు లేదు కానీ మీరు ఒక కొండను ఊహించు కుంటే అది ఒక శిఖరం లాంటిది మీరు దీన్ని దృశ్యమానం చేయగలిగితే ఈ క్రాస్ సెక్షన్ లాగా కనిపిస్తుంది ఇది తప్పనిసరిగా ఒక శిఖరం లాంటిది ఇది నెమ్మదిగా ఒక దిశలో పెరుగుతోంది అప్పుడు కొండ ఎక్కడం ఈ దిశలో వెళ్ళే ధోరణిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది తప్పనిసరిగా ఏటవాలుగా ప్రయాణించే దిశ మరియు మీరు సెర్చ్ సమస్యలు అయితే మీ కదలిక మూవ్జెన్ ఫంక్షన్ యొక్క గ్రాన్యులారిటీ సెర్చ్ ఇది ఈ దిశలో ఒక అడుగు వేసిన తర్వాత అది కొన్నింటిపై గురిని మించి కొట్టే పాయింట్ అది చేస్తుంది అప్పుడు అది తిరిగి రావచ్చు అది ఇలా ఉండవచ్చు హిల్ క్లైంబింగ్ కూడా ఇలాంటి ఫ్యాషన్ ప్రవర్తనను తప్పనిసరిగా ప్రదర్శిస్తుంది సెర్చ్ అల్గారిథమ్లతో ఇది ఒక సమస్య ఇది స్థానికంగా కొంత కోణంలో ఉంటుంది ఇది అర్థంలో స్థానికం ఇది ఎల్లప్పుడూ ఒక మార్గంలోకి వెళుతుంది కానీ ఇది పూర్తిగా స్థానికంగా ఉండదు ఎందుకంటే ఇది నవీకరించబడిన విలువలను బ్యాకప్ చేసిన విలువలను తప్పనిసరిగా తెలుసుకోవడం కాబట్టి 1990 లో RBFS వచ్చింది IDA పై మెరుగుదల ఉంది ఎందుకంటే దీనికి దిశలో భావం ఉంది కానీ దానికి ఈ సమస్య ఉంది అది చేయగలదు సమయం చూడండి 2446 వాస్తవానికి మనకు విద్యార్థులు ఉన్నారు మేము ఈ అల్గోరిథంలను ఇక్కడ కోర్సు కోసం అమలు చేసాము ఈ అల్గోరిథంలు కాస్ట్ చేస్తూనే ఉన్నాయని మీకు తెలుసు అని నేను ఈ ప్రవర్తనను గమనించాను వారు అనంతమైన సమయాన్ని చెబుతారు మీరు తప్పనిసరిగా కొన్ని లోడ్ల మధ్య తాకాలి మీరు నిజంగా ఆసక్తి చూపేది స్పేస్ సేవింగ్ చేసే అల్గోరిథంలు ఇది విస్తరణ కోసం వారు ఎంచుకుంటున్న నోడ్ల పరంగా ఒక A వలె ప్రవర్తిస్తుంది అయితే ఈ రెండు అల్గోరిథంలు వారు ఉత్పత్తి చేసే పరిష్కారాల పరంగా ఒక A లా ప్రవర్తిస్తాయి అవి నోడ్లను ఎంచుకునే విధానం భిన్నంగా ఉంటుంది తత్ఫలితంగా ఈ రెండు అల్గోరిథంలు ఒక A లో చాలా పెద్ద సమయ సంక్లిష్టతను కలిగి ఉంటాయి ఎందుకంటే అవి ఒకే స్థలాన్ని మళ్లీ మళ్లీ చాలాసార్లు అన్వేషిస్తాయి ఇప్పుడు నేను ఒక ప్రశ్నను అడగనివ్వండి మీరు ఒక సెర్చ్ అల్గోరిథంలో రూపకల్పన చేస్తున్నట్లయితే మరియు మీరు దగ్గరి జాబితాలో సేవ్ చేయవచ్చా లేదా ఓపెన్ జాబితాలో మీరు సేవ్ చేయగలరా అనే విభిన్న ఎంపికలను చూడటానికి మీరు జోడించబడ్డారు మీ ఎంపిక మీరు చేయగలరని ఎవరో చెబితే నేను ఒక అల్గోరిథం ఇస్తాను దీనిలో ఓపెన్ లిస్ట్ సైజులు కనిష్టీకరించబడతాయి స్థిరంగా తయారవుతాయి లేదా అలాంటిదే లేదా సరళంగా తయారవుతాయి IDA లేదా అది ఎవరో చెబితే నేను మీకు ఒక అల్గోరిథం ఇస్తాను దీనిలో దగ్గరి జాబితా వైపు తగ్గించబడింది మీరు ఏది ఎంచుకుంటారు మీరు ఓపెన్ జాబితాను నిరూపిస్తారా లేదా దగ్గరి జాబితాను నిరూపిస్తారా విద్యార్థి గ్రిడ్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది సరే నేను మీ జవాబును తీసుకుంటాను అంటే అది సమస్య యొక్క టోపోలాజీ పై ఆధారపడి ఉంటుంది కానీ మీరు ఒక సాధారణ కేసును పరిశీలిస్తే ప్రతి నోడ్లో b వారసులు ఉన్నారా బ్రాంచింగ్ కారకం b అని మీకు తెలుసు ప్రతి నోడ్ b వారసులుగా ఉంటుంది కాబట్టి చాలా తరచుగా సంఘం మీరు శోధిస్తున్న గ్రాఫ్లు ఉన్నప్పటికీ మీకు తెలుసా మీరు ఆ శాఖను గుర్తుంచుకుంటే మరియు కట్టుబడి ఉంటే మేము ప్రారంభించాము దీనిలో నకిలీలు తొలగించ బడలేదు మరియు అదే నోడ్ కనిపిస్తుంది మరియు చెట్టు యొక్క వివిధ భాగాలు చాలా మంది ప్రజలు స్పేస్ అని మార్గాలపై శోధించే ప్రదేశంగా భావిస్తారు ఎందుకంటే చెట్టు యొక్క వేరే భాగంలోని ప్రతి నోడ్ వేర్వేరు మార్గాన్ని వర్ణిస్తుంది ఎందుకంటే మార్గం నుండి వేరే మార్గంగా మీకు తెలుసు అప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మేము D F I D ను అధ్యయనం చేసినప్పుడు వెడల్పు మొదటి సెర్చ్ యొక్క చివరి పొరలో ఉన్న నోడ్ల సంఖ్య అన్ని అంతర్గత నోడ్ల కంటే పెద్దదిగా ఉండాలని మేము వాదించాము ఆపై మేము వాదించాము ఎందుకంటే అది మేము చేస్తున్న అదనపు పని మరియు మీరు D F I D లో సరళ స్థలాన్ని పొందుతుంటే వెడల్పు మొదటి సెర్చ్ యొక్క ఘాతాంక స్థలాన్ని వ్యతిరేకిస్తారు అప్పుడు మీరు ఓపెన్ జాబితాలో ఎక్కువగా సేవ్ చేస్తున్నారు అదే D F I D ఓపెన్ లిస్టులో పొదుపు చేయడం కానీ మీరు దగ్గరి జాబితాలో సేవ్ చేయాలను కున్నప్పుడు క్లోజ్ లిస్ట్ ఓపెన్ లిస్ట్ కంటే పెద్ద సమస్యగా మారినప్పుడు కొన్నిసార్లు సమస్య ఉంది మేము చూస్తున్న ఈ సమస్య ఈ నగర మార్గం కనుగొనే సమస్య అటువంటి సమస్య ఇప్పుడు మీరు దృశ్యమానం చేస్తే ఈ స్పేస్ లో సెర్చ్ ఎలా పురోగ మిస్తుంది ఇది ప్రారంభ నోడ్ అవుతుంది దీనికి మూడు విజయాలు ఉన్నాయి అది ఆ ముగ్గురు వారసులను ఉత్పత్తి చేస్తుంది ఇది వారిలో ఒకరిని తీసు కుంటుంది దాని ముగ్గురు వారసులను ఉత్పత్తి చేస్తుంది మరియు మొదలగునవి సెర్చ్ ఎలా అభివృద్ధి చెందుతుంది సెర్చ్ బౌండరీ ని ఎలా ఉంటుంది లేదా సెర్చ్ యొక్క బౌండరీ ని ఎలా ఉంటుంది ఇది కొన్ని ఇలా ఉంటుంది కొంత స్థాయిలో సెర్చ్ బౌండరీ ని ఇలా ఉంటుంది ఇది ఈ విషయానికి కొన్ని దశలు మరియు స్పేస్ యొక్క వివిధ భాగాల వద్ద కొన్ని దశలు మరియు సెర్చ్ బౌండరీ ని లాగా ఉండేది అటువంటి సమస్యకు m మరియు n పరంగా ఈ ఓపెన్ జాబితా ఎలా ఉంది సెర్చ్ బౌండరీ ని ఓపెన్ జాబితాకు సమానం కాబట్టి ఇది ఓపెన్ జాబితా m మరియు n పరంగా ఓపెన్ ఎలా వెళుతుంది మీరు తండ్రి నుండి దూరంగా వెళతారుకాబట్టి మూలం నుండి దూరం m n లేదా నేను i j అని చెప్పాలనుకుంటే నేను అడుగులు క్రింది వేస్తాను మరియు j కుడి వైపు కు అడుగులు వేస్తాను అది i j మీరు మరింత ముందుకు వెళ్ళేటప్పుడు ఓపెన్ జాబితా సరళంగా పెరుగుతోంది చెత్త సందర్భంలో మీరు చివరి నోడ్ను ఎంచుకోబోతున్నప్పుడు ఓపెన్ లిస్ట్ అక్కడ m నోడ్స్ మరియు ఇక్కడ n నోడ్స్ తప్పనిసరిగా mn తప్పనిసరిగా ఉంటాయి అయితే ఈ ప్రాంతం లోపల మనకు ప్రయాణించే అన్ని నోడ్లు అయిన దగ్గరి జాబితా చతురస్రంగా పెరుగుతోంది ఎందుకంటే ఇది ఒక రకమైనది మీరు ఒక ప్రాంతం లాగా గీస్తున్నట్లు అనుకోండి ఇక్కడ క్లోజ్ లిస్ట్లో ఒక సమస్య ఓపెన్ లిస్ట్ కంటే వేగంగా పెరుగుతుందా ఈ సమస్యను పరిష్కరించడంలో ఇబ్బంది మీకు ఉన్న కాంబినేషన్ వచ్చి నప్పుడు వస్తుంది అక్కడ మీరు ఈ నోడ్ నుండి ఇక్కడ కొన్ని నోడ్కు వెళ్లాలనుకుంటే అక్కడ మీరు చేయగలరు ఇలా వెళ్ళండి లేదా మీరు ఇలా వెళ్ళవచ్చు లేదా మీరు ఇలా వెళ్ళవచ్చు లేదా మీరు ఇలా వెళ్ళవచ్చు కాబట్టి చాలా విభిన్న కలయికలు ఉన్నాయి మరియు అదే పేలుడు సెర్చ్ స్థలాలకు దారితీస్తుంది దగ్గరి జాబితాలో తప్పనిసరిగా సేవ్ చేయడానికి కొంతమంది సమయం 3035 చూడండి ప్రయత్నిస్తున్నారు గత 10 లేదా సంవత్సరాలలో లేదా 15 20 సంవత్సరాలు చాలా ముఖ్యమైనదిగా మారిన ఒక సమస్యను పరిచయం చేద్దాం మరియు ఇది క్రమం అమరిక యొక్క సమస్య మరియు ఇది ఒక సమస్య ఇది సెర్చ్ లో స్పేడ్ పనిని కలిగి ఉంది సెర్చ్ ఒక పరిసెర్చ్ లో ఒక రకమైన నిద్రాణమైన ప్రాంతంగా మారింది కానీ ఈ కొత్త సమస్యల కారణంగా ఇవి బయటకు వస్తున్నాయి ముఖ్యంగా మంచి అల్గోరిథంలను రూపొందించడానికి ప్రజలను ప్రేరేపించారు కాబట్టి మీరు ఉదాహరణకు DNA సీక్వెన్స్ అలైన్మెంట్ చూస్తే మరియు బయో ఇన్ఫర్మేటిక్స్లో ఇది ఒక సమస్య ఉదాహరణకు మీరు చాలా తరచుగా తప్పనిసరి గా చేయాలనుకుంటున్నారు మీరు ఉదాహరణకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలనుకుంటే మరియు అలా అనుకుంటే సీక్వెన్స్ జీనోమ్ మార్గం వారు వేర్వేరు భాగాల నుండి బిట్స్ మరియు సీక్వెన్స్ ముక్కలను పొందుతారు ఆపై వారు అలైన్ చేయడం ద్వారా మొత్తం జన్యు శ్రేణిని సమీకరించాలి పాక్షిక అతివ్యాప్తి ఉన్న రెండు సన్నివేశాలు ఉంటే మీకు తెలుసు అప్పుడు వారు దానిని అలైన్ చేయగలిగితే వారు పునర్నిర్మించ గలరు ఈ సమస్య యొక్క సరళమైన సంస్కరణను తీసుకుంటుంది దీని వర్ణమాల మనకు CAGT ని చూద్దాం ఇవి ఈ నాలుగు రసాయనాలు ఇవి స్వచ్ఛమైన D N A ను తయారు చేస్తాయి మరియు మీకు ఈ అక్షరాల శ్రేణులు ఉన్నాయి ఒక సీక్వెన్స్ ఇలా ఉందని చెప్పండి ACGTC నేను ఇక్కడ వ్రాసిన కొన్ని ఏకపక్ష సీక్వెన్స్ మరియు మరొక సీక్వెన్స్ ఉందని చెప్పండి మీరు జాగ్రత్తగా చూస్తే అవి ఒకేలా ఉండవు నేను రెండు సీక్వెన్స్లలో కొన్ని చిన్న మార్పులు చేసాను అవి ఒకేలా ఉంటే అలైన్మెంట్ సమస్య నేరుగా ముందుకు ఉంటుంది మీరు ఒకసారి పెట్టండి మీరు ఒకసారి ఇతర క్రమానికి వ్యతిరేకంగా చేయవచ్చు అవి ఒకేలా ఉండకపోతే రెండు సీక్వెన్స్లు మరియు అవి వేర్వేరు లెన్స్లకు సంబంధించిన అవకాశాన్ని కలిగి ఉంటాయి నేను మీకు ఈ సీక్వెన్స్ని ఇస్తాను TACG లాంటి మరో సీక్వెన్స్ని నేను మీకు ఇస్తాను క్రమం నేను ఈ భాగాన్ని ఇక్కడ తీసుకోగలనని ఈ భాగాన్ని ఇక్కడ అమర్చగలనని మరియు తప్పనిసరిగా ఒక అమరికను కలిగి ఉంటానని మీరు చెప్పవచ్చు కానీ ఇలాంటి సీక్వెన్స్ల గురించి ఏమిటి మీరు A తో A ని సరిపోల్చవచ్చు సి తో సి G తో G కానీ ఇప్పుడు నాకు ఇక్కడ T మరియు ఇక్కడ C తప్పనిసరిగా ఉన్నాయి నేను తప్పనిసరిగా ఏమి చేయాలి కాబట్టి సీక్వెన్స్ అలైన్మెంట్లో మీరు ఖాళీలు చొప్పించడానికి అనుమతించబడతారు గ్యాప్ ఇన్సర్ట్ మెరుగు పడితే మిగిలిన సీక్వెన్స్ అలైన్మెంట్ అప్పుడు మీరు గ్యాప్ని ఇన్సర్ట్ చేయడానికి అనుమతించారు కాబట్టి ఒకసారి నేను A C G ని ఇక్కడ A C G తో అలైన్ చేశాను అప్పుడు నేను ఇక్కడ గ్యాప్ని ఇన్సర్ట్ చేస్తే అంటే నేను ఈ T ని గ్యాప్తో సర్దుబాటు చేస్తాను కాబట్టి ఈ బదిలీలు చెప్పండి అప్పుడు నేను మళ్లీ ఇక్కడ C A G ని అలైన్ చేయవచ్చు ఇక్కడ C A G T C G T C G అన్నీ అలైన్ అవుతున్నాయి ఈ T A వరకు ఆపై అకస్మాత్తుగా నేను మరొక ఖాళీని చొప్పించాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ఖాళీని చొప్పించాను ఆపై నేను చేయగలను సమయం చూడండి 3434 కాబట్టి మీరు ఈ రేఖాచిత్రాన్ని తయారు చేయగలిగితే నేను ఈ క్రమంలో ఇక్కడ ఒక ఖాళీని చొప్పించాను మరియు ఈ క్రమంలో నేను ఇక్కడ ఒక ఖాళీని చొప్పించాను మరియు అలా చేయడం ద్వారా నేను తప్పనిసరిగా అమరికను మెరుగుపరుస్తున్నాను కాబట్టి సీక్వెన్స్ అలైన్మెంట్ యొక్క సమస్య కొన్ని అమరికలను కనుగొనడం ఇది కొన్ని ప్రమాణాల ప్రకారం సరైనది ఆ క్షణంలో ఇది ఉత్తమమైనది అని నిర్వచిస్తుంది గమనించండి నేను ఈ విధంగా చెప్పాను ఈ మొత్తం సీక్వెన్స్ ని తీసుకుంటాను మరియు అంతరాలతో ఖాళీలను ఉంచండి ఆపై ఈ సీక్వెన్స్ ని ప్రారంభించండి ఇక్కడ C G వరకు A C G T C A ను కలిగి ఉండవచ్చు ఆపై ఇక్కడ నుండి తదుపరి సీక్వెన్స్ ని ప్రారంభించాను A C G C A మరియు మొదలైనవి మరియు ఇవన్నీ అంతరాలు ఇది ఒక సాధారణ అల్గోరిథం మొదటి సీక్వెన్స్ ని తీసుకోండి దాన్ని గాప్స్ తో అలైన్ చేయండి తరువాత రెండవ సీక్వెన్స్ ని తీసుకోండి మరియు ఆ స్పేస్ లో మొదటి క్రమంలో అంతరాలను చొప్పించండి స్పష్టంగా ఇది మంచి అమరిక కాదు కాబట్టి మనం మంచి మరియు చెడుల మధ్య ఎలా విభేదిస్తాము ప్రతి ఆపరేషన్కు మేము కొంత కాస్ట్ ఇస్తాము మరియు ఆచరణలో మేము ఈ క్రింది వాటిని చేస్తామని చెప్పండి ప్రజలు బహుశా ఎక్కువ వివక్షత కలిగిన వ్యయ ఫంక్షన్ను అనుసరిస్తారు కాని సాధారణ వ్యయ ఫంక్షన్ను అనుసరిస్తారు ఇది సరిపోలిక అని చెబుతుంది ఒక మ్యాచ్ ఉంటే కాస్ట్ 0 కాబట్టి నేను A తో A తో అలైన్ చేస్తుంటే నేను 0 కాస్ట్ సరిపోలని కాస్ట్ 1 చెల్లిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ T తో C తో అలైన్ చేస్తుంటే ఉదాహరణకు అప్పుడు నేను 1 మరియు గ్యాప్ కాస్ట్ ను చెల్లిస్తున్నాను నేను 2 కాస్ట్ చెల్లించాలి కాబట్టి ఉదాహరణకు ఒక అక్షరం మాత్రమే ఉంటే భిన్నంగా ఉంటుంది ఈ T మరియు ఇది మాత్రమే చెప్పనివ్వండి ఈ C కి బదులుగా ఒక ఉంది ఇక్కడ మరొక C లేదా అలాంటిదే లేదా A లేదా G అని చెప్పండి ఇది T కాదు మరియు మిగిలినవి ఒకే విధంగా ఉన్నాయి సరిపోలని కాస్ట్ ను చెల్లించడం ద్వారా నేను తప్పించుకోగలను ఇది 1 మీకు రెండు అంతరాలను చొప్పించడం కంటే ఆ విషయాలను తప్పనిసరిగా చూసుకోండి కానీ ఇలాంటి పరిస్థితిలో మీరు చూడగలిగే చోట ఇక్కడ ఒక ఖాళీని చొప్పించడం వల్ల చాలా ఎక్కువ అక్షరాలకు సరిపోతుంది ఇక్కడ ఒక ఖాళీని చొప్పించడం ద్వారా కాబట్టి ఈ అంతరాన్ని చొప్పించడం ద్వారా నేను చెల్లించే కాస్ట్ నేను మిగిలిన అన్నిటికీ 0 కాస్ట్ లు పొందడం ద్వారా నేను తిరిగి పొందుతున్నాను కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఆప్టిమాలిటీ యొక్క భావన ఉంది మరియు మేము ఈ శ్రేణి అమరికను కనుగొనాలనుకుంటున్నాము ఈ మూడింటి ఆధారంగా సరైన కాస్ట్ ఉంటుంది ఇది వాస్తవానికి మీరు కాస్ట్ తో కూడిన మాత్రికలను కలిగి ఉండవచ్చు A తో C ని అలైన్ చేయడానికి ఒక నిర్దిష్ట వ్యయం ఉంటుంది C తో G తో అలైన్ చేయడానికి ఒక నిర్దిష్ట వ్యయం ఉంటుంది మరియు మొదలగునవి లేదా అసమతుల్యత మీకు వేర్వేరు వ్యయాన్ని తెలుసుకోవచ్చు అన్ని అసమతుల్యతలకు 1 కాస్ట్ మరియు గ్యాప్ ఫిల్లింగ్కు 2 కాస్ట్ లు ఉన్నాయని మేము ఉహిస్తున్నాము కాబట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు సీక్వెన్స్ అలైన్మెంట్ చేయడానికి మంచి అల్గోరిథం ఏమిటి విద్యార్థి డైనమిక్ ప్రోగ్రామ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వారు జంతువుల ప్రోగ్రామింగ్ను ఉపయోగించా లంటే ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రజలు వచ్చి అకస్మాత్తుగా మనకు వందల వేల అక్షరాలు మరియు ఆ అల్గోరిథంల శ్రేణులు ఉన్నాయి కాబట్టి మంచి తప్పనిసరిగా విఫలమవుతుంది కాబట్టి మీరు ఒక రకమైన సారూప్యతను చేస్తే డైనమిక్ ప్రోగ్రామింగ్ బ్రాంచ్ లాగా ఉందని మరియు మనం కట్టుబడి ఉంటామని చూస్తే మేము తప్పనిసరిగా ఏదో ఒక కోణంలో తప్పనిసరిగా అధ్యయనం చేస్తున్నాము మీరు ఈ గ్రాఫ్ను చూస్తున్నారు విద్యార్థి మీరు ఈ పదాన్ని అడ్డు వరుసలుగా మరియు నిలువు వరుసగా ఉపయోగించవచ్చు మరియు కాస్ట్ వికర్ణంగా ఉంటే మీరు పొడవైన వికర్ణాన్ని కదిలిస్తే మరియు దానిని మ్యాచింగ్ చేస్తే దీనిని ప్రయత్నిద్దాం ఇది ఇక్కడ మొదటి క్రమం ద్వారా A C G T C కాబట్టి నేను కొన్ని అక్షరాలను A C G T C ఉపయోగిస్తాను నేను దీనిని ఇక్కడ గీస్తాను మరియు నేను ఇక్కడ గీస్తాను మరియు నేను ఇక్కడ నుండి ఐదు అక్షరాలను తీసుకుందాం A C G C A A C G C A లేదా నేను తప్పక నేను రెండవ జాబితా నుండి లేబులింగ్ ప్రారంభించాను ఏ విధంగానైనా మనం ఇక్కడ పని చేస్తున్నామని అనుకుందాం కాబట్టి ఇప్పుడు మీరు దీనిలో ఒక డైయగ్నల్ మూవ్స్ ను చూడవచ్చు కాబట్టి నేను ఈ అమరికను చూస్తే A తో A C తో C G తో G మరియు T తో C తో సరిపోలుతుంది మొదటి వాటిని మరచిపోదాం నేను నిజంగా ఇలా గీయాలి కాని ఈ చర్య నేను ఈ సి తో సి తో సరిపోలుతున్నానని చెప్పటానికి సమానం అప్పుడు నేను ఈ G తో సరిపోలుతున్నాను కాని అప్పుడు నేను T తో నడుస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక ఖాళీని చొప్పించాలనుకుంటున్నాను రెండవది అంటే నేను ఒక పాత్రను దాటడం లేదు అంటే నేను క్రిందికి వెళ్ళడం లేదు సమయం చూడండి 4028 కాబట్టి తదుపరి కదలిక ఇలా ఉంటుంది మరియు నేను ఈ నోడ్లో ఉంటాను ఆపై నేను ఇలాగే కొనసాగుతాను మీరు చూడగలరా మొదటి కదలిక C తో C తో ఈ కదలికను రెండవ కదలిక G ని అలైన్ చేస్తుంది ఇది ఇక్కడ నుండి వెళుతుంది నేను ఇక్కడ C నుండి G మరియు C నుండి G వరకు వెళుతున్నాను కనుక ఇది అలైన్ చేస్తుంది మూడవ కదలిక నేను G నుండి C కి వెళుతున్నాను నేను G నుండి C కి వెళ్ళడం లేదు నేను G లోనే ఉన్నాను కాని నేను G నుండి T కి ఇక్కడకు వెళ్తున్నాను ఇది తప్పనిసరిగా ఈ ఖాళీని చొప్పించడం లాంటిది వాస్తవానికి నాకు ఇక్కడ అసమతుల్యత చూపబడలేదు కానీ వికర్ణాల కారణం కూడా ఉంటుందని మీరు చూడవచ్చు 0 లేదా 1 మీరు కదులుతున్న రెండు అక్షరాలు ఒకేలా లేదా భిన్నంగా ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది నేను A తో A కి వెళితే కాస్ట్ 0 నేను C తో C తో కదిలితే కాస్ట్ 0 G తో G తో కదలిక నుండి కాస్ట్ 0 నేను C తో T ని అలైన్ చేసి వికర్ణంగా కదిలిస్తే అప్పుడు కాస్ట్ 1 అయితే ఉంటుంది బదులుగా నేను ఇక్కడ ఒక ఖాళీని చొప్పించబోతున్నాను ఇది ఇక్కడ క్షితిజ సమాంతర కదలిక మరియు కాస్ట్ 2 కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ సమయంలో అమరిక గురించి మరచిపోవచ్చు మరియు కాస్ట్ గుర్తుంచుకోండి ప్రతి క్షితిజ సమాంతరంలో నిలువు కదలిక 2 మరియు ఒక డైయగ్నల్ మూవ్స్ యొక్క కాస్ట్ 0 లేదా 1 గా ఉంటుంది ఇది ఒకే అక్షరంతో కదులుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ స్ట్రింగ్లో కదలడం అంటే క్రిందికి కదలడం అని గుర్తుంచుకోండి అడ్డంగా కదలడం అంటే ఇతర స్ట్రింగ్లో కదలడం మరియు వికర్ణంగా కదలడం అంటే రెండు తీగలను కదిలించడం మరియు మీరు ఒకే అక్షరంతో కదులుతున్నట్లయితే కాస్ట్ 0 మీరు వేరే అక్షరంతో కదులుతున్నట్లయితే కాస్ట్ 1 మేము ఈ సమస్యను మారుస్తున్నాము గ్రాఫ్ సెర్చ్ సమస్యగా సీక్వెన్స్ అలైన్మెంట్ ఇక్కడ మీరు గ్రాఫ్ యొక్క ఈ మూలలో నుండి గ్రాఫ్ యొక్క ఇతర మూలకు వెళ్లాలి దీని గురించి ఏదైనా ప్రశ్న ఇది ఉంది ఇది క్రొత్త మరియు మంచి సమస్య సెర్చ్ సమస్యలను పరిష్కరించే మంచి మార్గాల కోసం వెతకడానికి A I సెర్చ్ సంఘానికి ప్రేరేపించే సమస్య మరియు మనకు ఎందుకు అవసరం క్రొత్త మరియు మంచి మార్గాల ద్వారా మనం అర్థం ఏమిటి మేము కలిగి ఉన్న అటువంటి గ్రాఫ్లను నిర్వహించగలుగుతాము ఈ దిశలో లక్ష నోడ్లు మరియు నిలువు దిశలో లక్ష నోడ్లు చెప్పండి ఆపై మీరు ఉహించవచ్చు మరియు అల్గోరిథం వంటి A త్వరగా ఖాళీ అయిపోతుంది ఇక్కడ ఒక ప్రేరణ తప్పనిసరిగా ఒక స్థలాన్ని చెప్పడం మరియు ఇక్కడ నేను రెండు తీగలను చూపించాను మీరు దీన్ని బహుళ తీగలకు అమరికలకు విస్తరించవచ్చు మరియు మీరు ఇక్కడ మూడవ కోణాన్ని వస్తారని ఊహించవచ్చు మరియు తరువాత నాలుగు కోణాలు మరియు ఐదవ పరిమాణం మీరు బహుళ తీగలను అలైన్ చేయవచ్చు కాబట్టి గ్రాఫ్ ప్రకృతిలో బహుమితీయంగా మారుతుంది మరియు అప్పుడు మీరు తప్పనిసరిగా ఒక మూలలో నుండి వ్యతిరేక మూలకు కనుగొనవలసి ఉంటుంది సమస్య గ్రాఫ్ సెర్చ్ సమస్యగా మార్చబడింది మరియు లక్ష్యం తప్పనిసరిగా ఒక స్థలాన్ని ఆదా చేయడం మేము దగ్గరి జాబితాలో సేవ్ చేయడం గురించి మాట్లాడటం ప్రారంభిస్తాము మరియు మళ్ళీ ప్రేరణ అదే గ్రాఫ్ ఎందుకంటే మీరు ఊహించినట్టు ఇది నా సెర్చ్ బౌండరీ గా ఉంటే ఇది ఓపెన్లో ఉంది ఇది ఓపెన్లో ఉంది ఇది ఓపెన్లో ఉంది ఇది ఓపెన్లో ఉంది లేదా ఏమైనా ఇది ఓపెన్లో ఉంది ఇది ఓపెన్లో ఉంది ఇది తెరిచి ఉంది ఇది ఓపెన్ అయిన నోడ్స్ అయితే సెర్చ్ పరిమాణం చాలా m ప్లస్ n కావచ్చు ఇది సరళంగా పెరుగుతుంది కనీసం అది m మరియు n లకు చిన్నదిగా ఉంటుంది అది క్రిందికి వెళుతుంది ప్రారంభంలో ఇది చాలా చిన్నదిగా ఉంటుంది కానీ మూసివేయబడిన పరిమాణం చతురస్రంగా వెళుతుంది ఎందుకంటే ఇది ఈ కోర్ఫ్లో జతచేయబడిన ప్రాంతాన్ని కోరుకుంటుంది ఇది ఆ సమయంలో చెత్త సందర్భంలో m లోకి n మీరు చేరుకున్నప్పుడు అక్కడ మీరు చూస్తే మొత్తం గ్రాఫ్ పేలండి మరియు మేము చూడాలనుకుంటున్నాము కాబట్టి ఇది ప్రేరేపించే సమస్య ఇక్కడ ఒకదాన్ని దగ్గరగా చెప్పడం మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి అల్గోరిథంలకు వెళ్లేముందు సెర్చ్ లో మనకు దగ్గరగా ఏమి ఉంది అనే ప్రశ్న అడగండి కాబట్టి ఈ ప్రశ్న మూసివేయబడలేదు ఉహించుకోండి నేను మూసివేయబడలేదు నా సమస్యకు ఏమి జరుగుతుంది ప్రయోజనం ఏమిటి ఒక సెర్చ్ అల్గోరిథంలో క్లోజ్ లిస్ట్ యొక్క కార్యాచరణ లూపింగ్ నుండి తప్పించుకునే ఫంక్షన్ ఏమిటి ఇప్పుడు ఈ ప్రేరేపించే ఉదాహరణ లూపింగ్ కోసం అనుమతించకపోవచ్చు ఎందుకంటే ఎడ్జ్ లు డైరెక్ట్ చేశాయని మేము చెప్పాము కాని సాధారణంగా లూపింగ్ సాధ్యమే మేము మరింత సాధారణ అభిప్రాయాన్ని తీసుకుంటాము రెండు మంచి మార్గాన్ని కనుగొంటాయి ఉదాహరణకు A అల్గోరిథం లేదా ఒక A అల్గోరిథంలో మీరు నోడ్లను మూసివేసి ఉంచారు మరియు మీరు వాటిని మంచి మార్గాన్ని కనుగొనవచ్చు ఈ సందర్భంలో మీరు ఆ మార్గాన్ని మరియు ఆ రకమైన విషయాన్ని నవీకరిస్తారు మరియు మూడవ విషయం మనకు మరో విషయాలు మూసివేయబడ్డాయి సాధారణంగా మీరు ప్రణాళిక సమస్యలో సెర్చ్ ను చూస్తే గోల్ టెస్ట్ నిజమైతే మీరు ఏమి చేస్తారు విద్యార్థి మూసివేసిన పేరెంట్ పాయింటర్ల గురించి మొత్తం సమాచారం ఉంది ఇది తప్పనిసరిగా మార్గాన్ని పునర్నిర్మించడానికి అనుమతిస్తుంది కాబట్టి ఇది చేసే మూడవ విషయం ఏమిటంటే ఇది మార్గాన్ని పునర్నిర్మించడానికి అనుమ తిస్తుంది కాబట్టి మూసివేయకుండా ఒక అల్గోరిథం కలిగి ఉండటాన్ని మనం ఆలోచించబోతున్నట్లయితే ఈ మూడు విషయాల గురించి లేదా ఈ మూడు విషయాల గురించి మనం ఆందోళన చెందాల్సి ఉంటుంది కాబట్టి మొదట రెండవ దానితో ప్రారంభిద్దాం ఈ సమస్యను మనం ఎలా పొందగలుగుతాము ఒక మార్గంతో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం లేదు మరియు నేను ఇవన్నీ చేయాలనుకోవడం లేదు తరువాత మంచి మార్గాన్ని కనుగొనండి విద్యార్థి అల్గోరిథం ఒక విలువను నిర్వహిస్తుంది కానీ మూసివేసిన లేదా రంగు నోడ్లో వారు పిలుస్తున్నట్లుగా కానీ అది మంచి మార్గాన్ని కనుగొనవచ్చు అది మంచి మార్గాన్ని కనుగొనలేకపోవచ్చు నక్షత్ర అల్గోరిథం ఒకసారి అది ఒక మార్గాన్ని రంగు వేసినప్పుడు లేదా ఒకసారి దానిని దగ్గరగా ఉంచినప్పుడు ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గాన్ని కనుగొంటుంది కానీ ఒక A లో కూడా మేము దీన్ని చేయగలము మరియు మేము చర్చించాము ఒక A లో మీరు చెప్పగలిగినప్పుడు మీరు నోడ్ ను మూసివేసినట్లయితే మీరు ఇప్పటికే నోడ్ కి మంచి మార్గాన్ని కనుగొన్నారు మరియు మీరు తరువాత మంచి మార్గాన్ని కనుగొనలేరు అది ఎప్పుడు జరుగుతుంది మేము ఇప్పుడే చేసాము నా ఉద్దేశ్యం ఇప్పుడే కాదు ఈ మధ్యకాలంలో మోనోటోన్ పరిస్థితి హ్యూరిస్టిక్ ఫంక్షన్ మోనోటోన్ పరిస్థితిని సంతృప్తిపరిచినప్పుడు మేము నిరూపించాము తనిఖీ కోసం నోడ్ను ఎన్నుకున్నప్పుడు అది మూసివేయబడుతుంది ఒక A ఇప్పటికే కనుగొంది ఆ నోడ్ యొక్క సరైన కాస్ట్ ను కనుగొంది కాబట్టి గతంలోని ఈ నవీకరణ గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిటంటే లూపింగ్ను నివారించడం మరియు మార్గాన్ని పునర్నిర్మించడం మేము తరువాతి తరగతిలో చేస్తాము కొన్ని అల్గోరిథంలను పరిశీలిస్తాము దీని కోసం దగ్గరి జాబితాను తీవ్రంగా నిరూపించారు ఆ తరువాత మేము కొన్ని అల్గోరిథంలను పరిశీలిస్తాము ఇది కోర్సు యొక్క బహిరంగ జాబితాను నిరూపించింది I D A అటువంటి ఉదాహరణ ఇది బహిరంగ జాబితాను రుజువు చేస్తుంది కాని మేము ఇతర వైవిధ్యాలను పరిశీలిస్తాము ఆపై జాబితా రెండింటినీ తప్పనిసరిగా నిరూపించే అల్గోరిథం మనకు ఉందా అని చూడటానికి ప్రయత్నిస్తాము 2005 చివరి పేపర్ ప్రచురించబడిన కళ స్థితి వరకు మేము మమ్మల్ని తీసుకువెళతాము కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతాను మరియు తరువాత తరగతిలోని ఆ అల్గోరిథంలను తప్పనిసరిగా తీసుకుంటాము